మునుపటి అంశంలో మనం 3 ఫేజ్ ఫాల్ట్ చూసాముకానీ ఆ సందర్భంలో మన లక్ష్యం ప్రధానంగా ZBUS నిర్మాణ అల్గోరిథం మరియు కొన్ని సమస్యలు పరిష్కరించాం ఈ రోజు మనం సిమ్మెట్రీకల్ భాగాలు ప్రారంభిద్దాం ఎందుకంటే ఫాల్ట్ అధ్యయనాలకు సిమ్మెట్రీకల్ భాగాలు చాలా ముఖ్యమైనది అన్సిమ్మెట్రీకల్ లేక అసమతుల్య ఫాల్ట్స్ ల విశ్లేషణ కు సిమ్మెట్రీకల్ భాగాలు వర్తింప చేస్తే సులభం అవుతుంది సాధారణంగా సమతుల్య సిస్టం లో సింగల్ ఫేజ్ ఆధారంగా విశ్లేషణ చేయవచ్చు అది మనం 3 ఫేజ్ ఫాల్ట్ కు కూడా చూసాము ఒక ఫేజ్ లో ని ఓల్టేజ్ మరియు కరెంట్ యొక్క సమాచారం ఇతర 2 ఫేజెస్ లో ఓల్టేజెస్ మరియు కరెంట్ నిర్ణయించడానికి సరిపోతుంది ఎందుకంటే ఇది సమతుల్య సిస్టమ్ వాస్తవ మరియు రియాక్టివ్ పవర్ సంబంధిత పర్ ఫేజ్ విలువకు మూడు రెట్లు ఉంటుంది సిస్టం అసమతుల్యం గా ఉన్నప్పుడు ఓల్టేజెస్ కరెంట్స్ మరియు ఫేజ్ ఇంపిడెన్సెస్ సాధారణంగా అసమానం గా ఉంటాయి కనుక లోడ్స్ అసమతుల్యంగా ఉన్నప్పుడు అసమతుల్య చర్య ఫలితం ఉంటుంది లోడ్స్ అసమతుల్యంగా ఉన్నాయి అంటే అన్నీ 3 ఫేజ్ లోడ్స్ భిన్నంగా ఉంటాయి మరియు ఇది ఎక్కువ తక్కువ ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కు వర్తిస్తుంది ఉదాహరణకు మన దేశంలో 11 kV డిస్ట్రిబ్యూషన్ సిస్టం లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కొన్నిసార్లు త్రీ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ లో లోడ్స్ సమతుల్యంగా ఉండవు ఇది ఒక విషయం రెండవ విషయం ఒకే సబ్ స్టేషన్ ఒకే ఫీడర్ నుండి సింగిల్ ఫేజ్ 2 ఫేజ్ లేదా 3 ఫేజ్ లోడ్స్ సరఫరా చేయబడతాయి ఆ సందర్భంలో సిస్టం అసమతుల్యం అవుతుంది మరియు మరొక అంశం ఏమిటంటే అసమతుల్య సిస్టం ఆపరేషన్ ఫలితంగా అసమతుల్య ఫాల్ట్ ఏర్పడుతుంది ఉదాహరణకు లైన్ టు లైన్ ఫాల్ట్ తరువాత డబల్ లైన్ టు గ్రౌండ్ L L G ఫాల్ట్ లేదా సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ ఇటువంటి అసమతుల్య చర్య ను సిమ్మెట్రీకల్ భాగాల ద్వారా విశ్లేషించవచ్చు అసమతుల్య 3 ఫేజ్ ఓల్టేజెస్ మరియు కరెంట్స్ ను సిమ్మెట్రీకల్ భాగాలు అని పిలువబడే మూడు సెట్స్ సమతుల్య ఓల్టేజెస్ మరియు కరెంట్స్ గా రూపాంతరం చెందుతాయి మరొక రకమైన ఫాల్ట్ చాలా అరుదు అది కండక్టర్ తెరుచుకోవడం వలన జరుగుతుంది ఒక ఫేజ్ కండక్టర్ ఓపెనింగ్ అంటే కట్ అని అనుకుందాం దానిని ఓపెన్ కండక్టర్ ఫాల్ట్ అని కూడా అంటారు కానీ దానిని మనం అసమతుల్య లేదా అన్సిమ్మెట్రీకల్ ఫాల్ట్ విశ్లేషణ కు వెళ్లినప్పుడు చూద్దాం తరువాత అసమతుల్య 3 ఫేజ్ సిస్టం యొక్క సిమ్మెట్రీకల్ భాగాలు 3 ఫేజ్ సిస్టం యొక్క అసమతుల్య ఫేసార్స్ ను కొంత సిమెట్రీ కలిగిన మూడు భాగాల సమతుల్య ఫేసార్స్ గా పరిష్కరించబడింది మొదటిది సమాన పరిమాణం ఫేజ్ లో ఒకదాని నుండి మరొకటి 1200 డిస్ప్లేసెమెంట్ displacement స్థానభ్రంశం మరియు అసలు అసమతుల్య ఫేసార్స్ కు ఉన్న అదే ఫేజ్ సీక్వెన్స్ కలిగిన మూడు ఫేసార్స్ సెట్ ఈ సమతుల్య ఫేసార్ సెట్ ను పాజిటివ్ సీక్వెన్స్ భాగం అని అంటారు అదే విధంగా సమాన పరిమాణం ఫేజ్ లో ఒకదాని నుండి మరొకటి 1200 డిస్ప్లేసెమెంట్ మరియు అసలు ఫేసార్స్ కు వ్యతిరేకంగా ఫేజ్ సీక్వెన్స్ కలిగిన మూడు ఫేసార్స్ సెట్ పాజిటివ్ సీక్వెన్స్ కు a b c అయితే దీనికి వ్యతిరేకంగా a c b సీక్వెన్స్ అవుతుంది సమతుల్య ఫేసార్ యొక్క ఈ సెట్ ను నెగటివ్ సీక్వెన్స్ భాగం అని అంటారు చివరిది 0 ఫేజ్ డిస్ప్లేసెమెంట్ మరియు సమాన పరిమాణం కలిగిన మూడు ఫేసార్స్ సెట్ దీనిని జీరో సీక్వెన్స్ భాగం అని అంటారు కాబట్టి ఈ సెట్ యొక్క భాగం అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఎందుకంటే అవి సమాన పరిమాణాన్ని కలిగి ఉంటాయి సమతుల్య ఫేసార్స్ యొక్క ఈ మూడు సెట్స్ ను అసలు అసమతుల్య ఫేసార్ యొక్క సిమ్మెట్రీకల్ భాగాలు అని అంటారు మూడు ఫేసార్స్ ను a b c గా సూచిస్తామని తీసుకోండి ఆ ఫేజ్ సీక్వెన్స్ ను పాజిటివ్ సీక్వెన్స్ అంటారు సమాన పరిమాణం మరియు ఫేజ్ మధ్య వ్యత్యాసం 1200 తో ఉన్న Va Vb Vc సమతుల్య ఓల్టేజెస్ఫేసార్స్ సెట్ ఫేజ్ సీక్వెన్స్ a b c లేదా పాజిటివ్ సీక్వెన్స్ ఉందని చెబుతారు VbVa కంటే 1200 లాగ్ ఉంటే మరియు Vc Vb కంటే 1200 లాగ్ ఉంటే మీకు తెలుసు అప్పుడు మనం ఈ రకమైన నిర్వచనాన్ని చేయవచ్చు Va ఒక రెఫెరెన్స్ ఫేసార్ అని భావించండి కాబట్టి Vb Va నుండి 1200 లాగ్ లో ఉంది మరియు Vc Va నుండి 2400 లాగ్ లో ఉంది లేదా Vc Va నుండి 120 లీడ్ లో ఉంది మనం ఇలా నిర్వచించినట్లయితే రెఫెరెన్స్ ఫేసార్ Va Va Vb 𝛽2 Va మరియు Vc 𝛽 Va సంక్లిష్ట ఆపరేటర్ βej120 అని నిర్వచించబడింది ఈ 𝛽 క్రింది లక్షణాలను కలిగి ఉంది 𝛽 2ej240e j120𝛽

అదే విధంగా 𝛽 2𝛽 మరియు 𝛽 31 ఇవి వర్తిస్తాయి ఈ సందర్భంలో VbVa∠ 120 ఈ పటం నుండి అంటే VbVae j1202Va ఎందుకంటే 2ej240e j120 కాబట్టి ఇక్కడ మనం Vb2Va అని రాయచ్చు అదే విధంగా VcVa∠ 240 ఎందుకంటే ఈ Vc Va నుండి 2400 లాగ్ లో ఉంది కాబట్టి VcVa∠ 240 VcVa120 Vaej120 అంటే VcβVa దాని అర్థం ఈ Vb Vc ను సంక్లిష్ట ఆపరేటర్ βej120 లో రాస్తున్నాము ఒకవేళ సీక్వెన్స్ a c b అయితే నెగటివ్ సీక్వెన్స్ అయితే VaVa VbβVa మరియుVc2Va Vc Va నుండి 120లాగ్ లో ఉంది ఇది 120 మరియు ఇది కూడా 120 Vb Va నుండి 240లాగ్ లో ఉంది ఇంతకు ముందు అయితే అది 2 ఇప్పుడు అది అవుతుంది ఉన్నది ఇప్పుడు 2 అవుతుంది అందువలన VbVa∠ 240Vaej120βVa

అదే విధంగా VcVa∠ 120Vae j1202Va కనుకVbβVa మరియు Vc2Va సబ్స్క్రిప్ట్ 1 2 మరియు 0 పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ ను వరుసగా సూచిస్తుంది ఇది అందరూ ఆచరించే పద్ధతి Va Vb మరియు Vc ఒక అసమతుల్య ఓల్టేజ్ ఫేసార్ సెట్ ను సూచిస్తే మూడు సమతుల్య సెట్స్ ఇలా రాయచ్చు Va1 Vb1 Vc1 ఇది పాజిటివ్ సీక్వెన్స్ సెట్ Va2Vb2Vc2 ఇది నెగటివ్ సీక్వెన్స్ సెట్ మరియు Va0Vb0Vc0 ఇది జీరో సీక్వెన్స్ సెట్ అంటే VaVa1Va2Va0 VbVb1Vb2Vb0VcVc1Vc2Vc0 సమతుల్య పాజిటివ్ సీక్వెన్స్ ఫేసార్స్ యొక్క సెట్ ను Va1 Vb12Va1 Vc1βVc1 అని రాయచ్చు అది abc సీక్వెన్స్ కు Va1 Vb1 Vc1 ఇది a b c సీక్వెన్స్ ఇక్కడ వాటి పాజిటివ్ సీక్వెన్స్ నెగటివ్ సీక్వెన్స్ మరియు జీరో సీక్వెన్స్ భాగం అదే వస్తుంది ఫేజ్ a నుండి దీనికి పాజిటివ్ సీక్వెన్స్ Va1 ఫేజ్ b కు పాజిటివ్ సీక్వెన్స్Vb12Va1 ఫేజ్ c కు పాజిటివ్ సీక్వెన్స్ Vc1βVc1 అదే విధంగా acb సీక్వెన్స్ కు పాటిస్తాం సమతుల్య నెగటివ్ సీక్వెన్స్ ఫేసార్స్ యొక్క సెట్ Va2 Vb2βVa2 Vc22Va2 ఇది 3 వ సమీకరణం ఇప్పుడు జీరో సీక్వెన్స్ ఫేసార్స్ యొక్క సెట్ అవి అన్నీ సమానం కాబట్టి Va0 Vb0Va0 మరియు Vc0Va0 అవుతుంది ఇది 4 వ సమీకరణం ఇప్పుడు ఈ మూడు ఫేసార్స్ సెట్ Va Vb Vc ను పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ ఫేసార్స్ మొత్తంగా వ్యక్తీకరించవచ్చు అంటే VaVa1Va2Va0 ఇది 5 వ సమీకరణం VbVb1Vb2Vb0 ఇది 6 వ సమీకరణం మరియు VcVc1Vc2Vc0 ఇది 7 వ సమీకరణం ఇది పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ భాగం ఇది Va1 కాబట్టి Vb12Va1 మరియు Vc1βVc1 ఇది నెగటివ్ సీక్వెన్స్ Va2 రెఫెరెన్స్ వద్ద Vc22Va2 మరియు Vb2βVa2 ఇది జీరో సీక్వెన్స్ ఇవన్నీ ఒకే ఫేజ్ లో ఉన్నాయి ఇది Va0 ఇది Vb0Va0 మరియు Vc0Va0 ఎందుకంటే అవి సమాన పరిమాణాన్ని కలిగి ఉంటాయి ఇవి అసమతుల్య ఓల్టేజ్ ఫేసార్ యొక్క సిమ్మెట్రీకల్ భాగాలు 5 6 మరియు 7 సమీకరణాలను రెఫెరెన్స్ ఫేసార్ టర్మ్స్ Va1Va2Va0 లో వ్యక్తీకరిద్దాం VaVa1Va2Va0 కరెంట్ కు కూడా ఇదే పద్ధతి Vb2Va1βVa2Va0 అదే విధంగా VcβVa12Va2Va0 Va Vb Vc ల ను Va1Va2Va0 మరియు సంక్లిష్ట ఆపరేటర్ లో సూచించాం 8 9 మరియు 10 సమీకరణాలను మాతృక రూపంలో పెడితే Va Vb Vc 1 1 1 2 1 2 1 Va1 Va2 Va0 అవుతుంది తరువాత ఈ సమీకరణం ను VpAVs అని రాయచ్చు VpVa Vb VcT VsVa1 Va2 Va0 T మరియు A1 1 1 2 1 2 1 ఇది 13 వ సమీకరణం ఈ 12 వ సమీకరణం ను VsA 1Vp అని రాయచ్చు ఇది 14 వ సమీకరణం కాబట్టి A 1131 2 1 2 1 1 1 కానీ మీరు నేరుగా ఆ విలోమాన్ని తీసుకోవలసిన అవసరం లేదు ఎలా గుర్తుంచుకోవచ్చు అనే ఒక పద్ధతి ని నేను మీకు చూపిస్తాను ప్రాథమికంగా A 1ATఅని రాయచ్చు ఈ A మాతృక యొక్క సంక్లిష్ట కాంజుగేట్ ను తీసుకుంటే A1 1 1 2 1 2 1 1 1 1 2 1 2 1 ఇది 13 వ సమీకరణం ఈ మాతృక యొక్క ట్రాన్స్పోజ్ తీసుకోండి AT1 2 1 2 1 1 1 15 మరియు 16 సమీకరణాలు ఉపయోగిస్తే A 113AT ఇది 17 వ సమీకరణం A మాతృక తెలిస్తే ఇది గుర్తుంచుకోవడం సులభం 14 మరియు 15 సమీకరణాలు ఉపయోగిస్తే VsA 1 Vp సమీకరణం 14 అంటే Va113VaβVb2Vc ఇది 18 వ సమీకరణం Va213Va2VbVc ఇది 19 వ సమీకరణం Va013VaVbVc ఇది 20 వ సమీకరణం అదే పద్ధతి ని కరెంట్ కు వర్తింప చేస్తాం అదే పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ భాగం కాబట్టి ఈ సందర్భంలో పైన ఇచ్చిన ఓల్టేజెస్ యొక్క సిమ్మెట్రీకల్ భాగం పరివర్తన కరెంట్స్ సెట్ కు కూడా వర్తింప చేయొచ్చు IaIa1Ia2Ia0 ఇది 21 వ సమీకరణం IbIb1Ib2Ib0 మరియు IcIc1Ic2Ic0 ఇది 23 వ సమీకరణం ఓల్టేజ్ లాగే వస్తుంది Ia113IaβIb2Ic ఇది 24 వ సమీకరణం Ia213Ia2IbβIc ఇది 25 వ సమీకరణంIa013IaIbIc ఇది 26 వ సమీకరణం కాబట్టి ఓల్టేజ్ మరియు కరెంట్ కు ఒకే పద్ధతి తరువాత పవర్ ఇన్వేరియన్స్ ఈ పవర్ సమీకరణం అసలు విషయం మరియు పరివర్తన రెండూ సరిపోలుతున్నాయి అని మనం చూపించాలి త్రీ ఫేజ్ సిస్టం లో సంక్లిష్ట పవర్ SVpTIpVa Vb Vc Ia Ib Ic VaIaVbIbVcIc అని ఇవ్వబడింది మనం ఇంతకు ముందు చూసాం ఇది 27 వ సమీకరణం SVpTIpAVsTAIsVsTATAIs ఇది 28 వ సమీకరణం ATA31 0 0 0 1 0 0 0 1 A అంటే ఇది ATA కాబట్టి S3VsTIs3 Va1Ia13Va2 Ia23Va0Ia0 సిమ్మెట్రీకల్ భాగాల మొత్తం పవర్ ఇది 29 వ సమీకరణం ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ లైన్ ట్రాన్స్ఫార్మర్స్ సిన్క్రొనస్ మెషిన్ యొక్క సీక్వెన్స్ ఇంపిడెన్సెస్ కు వెళ్దాం ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క సీక్వెన్స్ ఇంపిడెన్సెస్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది వాస్తవానికి ఒక స్థిరమైన పరికరం అందువలన ఫేజ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపదు ఎందుకంటే కరెంట్స్ మరియు ఓల్టేజ్ లైన్ యొక్క అదే రేఖాగణితం ను ఎదుర్కొంటాయి అందువలన ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ సమానం అందువలన Z1Z2 ఈ రెండూ ట్రాన్స్మిషన్ లైన్ కు సమానం మనం ముందు చర్చించిన విధంగా జీరో సీక్వెన్స్ కరెంట్స్ Va0 మరియు ఓల్టేజ్ లాగే Ia0Ib0Ic0 తో ఫేజ్ లో ఉంటాయి మరియు ఫేజెస్ abc కండక్టర్స్ ద్వారా ప్రవహించి గ్రౌండెడ్ న్యూట్రల్ ద్వారా తిరిగి వస్తాయి కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కు గ్రౌండ్ లేదా ఏదైనా షీల్డింగ్ వైర్ జీరో సీక్వెన్స్ మరియు జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ Z0మార్గంలో ఉంటే Z1 మరియు Z2కంటే భిన్నంగా ఉండే గ్రౌండ్ ద్వారా రిటర్న్ పాత్ యొక్క ప్రభావం పరిగణించబడింది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కు జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ Z0 వేరుగా ఉంటుంది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ Z0 అర్థం చేసుకోవడానికి పటం 2 లో చూపించిన విధంగా మీరు 1m పొడవు 3 ఫేజ్ లైన్ ను తీసుకోండి ఈ గ్రౌండ్ ఉపరితలం ప్రతి త్రీ ఫేజెస్ నుండి సగటు దూరం Dn కలిగి ఉన్న కల్పిత కండక్టర్ కు సమానంగా ఉంటుంది అని ఉజ్జాయింపు చేస్తాం అందువలన మీరు సమాన స్పేసింగ్ దూరం D D D తీసుకోవాలి ఇక్కడ ఫేజ్ కండక్టర్స్ జీరో సీక్వెన్స్ కరెంట్ Ia0Ib0Ic0గ్రౌండెడ్ న్యూట్రల్ ద్వారా రిటర్న్ పాత్ లతో జీరో సీక్వెన్స్ కరెంట్ ని తీసుకువెళతాయి Dn ఏదైనా ఫేజ్ నుండి న్యూట్రల్ కు సగటు దూరం ఇది జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ ను సూచించడానికి మాత్రమే ఉజ్జాయింపు ధన్యవాదాలు